ఇది ఒక నెస్టెడ్ సబ్ క్వరీ ముఖ్యంగా ఏమి జరుగుతుందంటే ఒక క్వరీ మరొక క్వరీ యొక్క FROM మరియు WHERE క్లాజ్ లో ఉపయోగించబడుతుంది FROM మరియు WHERE ఉపయోగించే క్వరీను ఔటర్ క్వరీ అని మరియు లోపల ఉపయోగించే క్వరీను ఇన్నర్ క్వరీ అని అంటారు కాబట్టి ఇన్నర్ క్వరీ లేదా కొన్నిసార్లు దీనిని నెస్టెడ్ క్వరీ అని కూడా అంటారు ఒక ఉదాహరణ నేను వెంటనే ఇస్తాను కానీ ఇది సెట్ ఆపరేషన్స్ కు ఎక్కువగా ఉపయోగపడుతుంది సెట్ ఆపరేషన్లు ఉంటే ఈ నెస్టెడ్ క్వరీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఉదాహరణకు లోన్ ఉన్న కస్టమర్స్ అందరి పేర్లను మేము తెలుసుకోవాలను కుంటున్నాము కానీ అకౌంట్ కాదు దీనిని ఈ క్రింది పద్ధతిలో పరిష్కరించవచ్చు ఇది ఇన్నర్ క్వరీ SELECT cname FROM depositor కాబట్టి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం క్వరీ ఎలా అర్థంచేసుకోబడుతోంది ముందుగా ఈ ఇన్నర్ క్వరీ SELECT cname FROM depositor ను అమలు చేయండి కాబట్టి ఇది తప్పనిసరిగా డిపాజిటర్ అకౌంట్ ఉన్న కస్టమర్స్ అందరి పేర్లను అందిస్తుంది ఆపై రుణగ్రహీత నుండి ఆ పేర్లను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంది అంటే లోన్ ఉన్నవాటిని cname లేనిది ఇది ఒక సెట్ కాబట్టి ఇది తప్పనిసరిగా సెట్ మెంబర్షిప్ కి సమానం కాదు మరియు ఇది WHERE నెస్టెడ్ సబ్ క్వరీ చాలా ఉపయోగకరంగా ఉంది మరియు ఈ నెస్టెడ్ సబ్ క్వరీ కోసం సంబంధిత సమస్య అట్ట్రిబ్యూట్ స్కోపింగ్ కాబట్టి C వంటి ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో ఇదే సమస్య స్టేట్మెంట్ల బ్లాక్లో స్టేట్మెంట్ల బ్లాక్ ఉపయోగించినప్పుడు మరియు అదే పేరు ఉపయోగించ బడుతుంది ఇది ఏ స్కోప్ కి వర్తిస్తుంది మరియు అదే డిఫాల్ట్ రూల్స్ వర్తిస్తాయి కాబట్టి ఏదీ అర్హత పొందకపోతే అది ఇన్నర్ క్వరీ కు వర్తిస్తుంది లేకుంటే అది అర్హత పొందవచ్చు మరియు ఒక నెస్టెడ్ క్వరీ కాబట్టి మనం ఉపయోగించబోతున్న మరికొన్ని టెర్మినాలజీ లు ఉన్నాయి ఒక నెస్టెడ్ క్వరీ ఔటర్ క్వరీ లోని దేనినైనా సూచించినప్పుడు దానిని కొర్రీలేటెడ్ క్వరీ అంటారు ఎందుకంటే ఈ రెండు క్వరీలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండవు కానీ అవి ఒకదానికొకటి రిజల్ట్స్ లను ఉపయోగిస్తాయి కాబట్టి క్వరీ ఏమిటంటే ఇది కొర్రీలేటెడ్ క్వరీ ను ఉపయోగించి పరిష్కరించ బడుతుంది మరియు ఈ పరిష్కారానికి సమాధానం క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు ఇది ఇందులో అత్యంత ముఖ్యమైన భాగం ano కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ D అనేది ఔటర్ క్వరీ లోని ఒకదాన్ని సూచిస్తుంది అందుకే ఇది కొర్రీలేటెడ్ క్వరీ ఇది ఎలా పరిష్కరిస్తుందో చూడటానికి క్వరీ ను పరిశీలిద్దాం కాబట్టి ఒకే అకౌంట్ మరియు లోన్ నెంబర్ ఉన్న కస్టమర్లందరి పేర్లను ఇది ఎలా పరిష్కరిస్తుందో చూద్దాము ఇన్నర్ క్వరీ లో ఏమి జరుగుతుందో ముందుగా చూద్దాం కాబట్టి ఇన్నర్ క్వరీ అది కస్టమర్స్ అందరినీ ఎంచుకుంటుంది లోన్ ఉన్నది అయితే పేరు ఒకేలా ఉంటుంది ఇది జాయిన్ అర్థవంతంగా ఉండేలా మరియు దీని లోన్ నెంబర్ కొన్ని ఇతర అకౌంట్ నంబర్ D కి సమానమని నిర్ధారించడానికి D అంటే ఏమిటి D అనేది డిపాజిటర్ కాబట్టి D అనేది అదే కస్టమర్ పేరు కలిగిన డిపాజిటర్ కాబట్టి ఇది B lno ని D ano తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు ఈ రెండు క్లాజుల కారణంగా B cname customer cname మరియు D cname customer cname అది వాటిని ఒకే కస్టమర్తో కలుపుతుంది ఇది కొంచెం క్లిష్టమైన క్వరీ కానీ ఇది ఒక సమయంలో అర్థం చేసుకుంటే మొదట ఈ స్కోపింగ్తో ఇన్నర్ క్వరీ వెలుపలికి మరియు తరువాత అర్థం చేసుకోవడం సులభం మరియు ఇది విభిన్న భావనలను ఉపయోగిస్తుంది మొదట కొర్రీలేటెడ్ క్వరీ మరియు ఇది ఒక నెస్టెడ్ క్వరీ తర్వాత ఈ పేరు మార్చడం మరియు తరువాత సెట్ మెంబర్షిప్ ఆపరేషన్ IN ఇప్పుడు కొన్ని సెట్ ఆపరేటర్లను చూద్దాం సెట్ కంపారిసన్ ఆపరేటర్లు మేము మాట్లాడే మొదటి సెట్ కంపారిసన్ ఆపరేటర్ను SOME అంటారు కాబట్టి some మరియు ఇక్కడ some నిర్వచనం ఉంది కాబట్టి ఇది F ను కంపరేటర్ ఆపరేటర్ some r తో పోల్చండి ఇది దీనికి సమానమని ఇది సూచిస్తుంది టూపుల్ రిలేషన్ r లో ఉంది F అనేది t తో పోలిస్తే F comp some r F comp t కాబట్టి దాని అర్థం ఏమిటి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ కింది ఉదాహరణ 5 తీసుకుంటే కొన్నింటి కంటే తక్కువ సెట్ 0 5 6 అని పరిగణించండి కాబట్టి దాని అర్థం ఏమిటి ఈ రిలేషన్ లో మనం తప్పనిసరిగా D ని కనుగొనవలసి ఉంటుంది మరియు ఈ రిలేషన్ లో 5 కంటే తక్కువగా ఉన్న D ని మనం కనుగొనగలిగితే ఇది నిజం కాబట్టి అది ఎలా పరిష్కరించబడుతుందంటే 5 ని 0 తో పరీక్షించారు అది నిజం కాదు అది పట్టింపు లేదు 5 ను 5 తో పరీక్షించబడింది ఇది నిజం కాదు కానీ 5 అనేది 6 కంటే తక్కువ కాబట్టి ఆ పోలిక సరియైనది ఇది నిజమని అంచనా వేస్తుంది దీనిలో ఒక ఎలిమెంట్ ఉన్నందున 5 కంటే తక్కువ ఈ కంపరేటర్ ఆ ఎలిమెంట్ లలో ఒకటి కంటే తక్కువ కాబట్టి ఇది కనీసం ఒక ఎలిమెంట్ ను కలిగి ఉండాలి ఇది హోల్డ్ చేస్తే ఈ కంపరేటర్ some r తో హోల్డ్ చేస్తుందని అని చెప్పవచ్చు కాబట్టి ఇది some ఆపరేటర్ యొక్క అర్థం మరియు మనం కొన్ని ఉదాహరణలు చూడవచ్చు ఉదాహరణకు మీరు 5 some 05 అని పరిగణించండి ఇది తప్పుగా విశ్లేషించబడుతుంది ఎందుకంటే 5 కంటే తక్కువ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇది దీని ద్వారా వెళుతుంది ఇది దీనికి సమానమైనదిగా నిర్వచించవచ్చు కాబట్టి నేను దీనిని పూర్తి చేస్తాను కాబట్టి 5 some 0 5 ఇది నిజం ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఉంది ఇక్కడ 5 true చాలా ముఖ్యమైనది మరియు ఇది కొద్దిగా వ్యతిరేకమైనది 5 అనేది some 0 5 కి సమానం కాదు కూడా నిజం ఎందుకంటే సెట్లో కొన్ని ఎలిమెంట్ లు సమానంగా ఉండవు కాబట్టి ఇది కొద్దిగా వ్యతిరేకం కానీ ఇది ఎలా పనిచేస్తుంది తదుపరి ఆపరేటర్తో ముందుకు వెళ్దాం ఇది ALL ఇదే ఆపరేటర్ ALL అదే విధంగా నిర్వచించబడింది కాబట్టి ALL r తో F కంపరేటర్ ఇది కలిగి ఉన్న అన్ని t కి సమానం F comp all r F comp t కాబట్టి అన్ని ఎలిమెంట్స్ దీనిని అనుసరించాలి కాబట్టి మేము 5 all 0 5 6 అని పరిగణించండి అది false ఎందుకంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్ 6 ఉంది అక్కడ 5 some element 0 and 5 ఉన్నాయి ఇక్కడ ఇది true కాదు కనుక ఇది false మరియు అదేవిధంగా మనం ఇతర ఉదాహరణలతో ముందుకు సాగవచ్చు దీనితో ఇది అన్నింటి కంటే 5 తక్కువగా ఉంటే 6 9 ఇది true అని చెప్పండి అప్పుడు 5 all of 0 5 కి సమానం ఇది false మరియు అలా మొదలైనవి ముఖ్యంగా ఏమి జరుగుతుందంటే ఇప్పుడు మనం some మరియు ALLl వారి సెట్ మెంబర్షిప్ పరంగా డీకోడ్ చేయవచ్చు కాబట్టి some మీరు some కి సమానంగా పరిగణిస్తే అది కూడా అదే చెప్పడం కాబట్టి ఈ ఆపరేటర్ some కి సమానం in అని చెప్పడం లాంటిది కాబట్టి మీరు ఉదాహరణగా చెప్పినప్పుడు 5 some కి సమానం అంటే ఈ సెట్లో ఏదైనా ఎలిమెంట్ ఉందా ఈ సమానత్వం కలిగి ఉన్నది ఇది తప్పనిసరిగా ఆపరేటర్లో ఉంది ఇది in ఆపరేటర్లో ఉంటుంది ఏదేమైనా some కి సమానం కాకపోవడం అనునది not in కు సమానం కాదు ఇది గుర్తుంచుకోవలసిన విషయం ఎందుకంటే ఇది సమానమైనది కాదు మళ్లీ మనం ఈ ఉదాహరణ నుండి చూస్తాము ఇది లోపల లేదని అర్థం కాదు మరొక వైపు మనం ఇప్పుడు all నీ పరిశీలిస్తే all నీ మనం ఈ క్రింది విధంగా విచ్ఛిన్నం చేయవచ్చు all సమానం కాదు నేను all కీ సమానంగా వ్రాయకపోతే అది not in కి సమానం కాబట్టి ఇది తప్పనిసరిగా ఇదే కాబట్టి all సెట్ మెంబెర్స్ దీనికి సమానంగా ఉండకూడదు కాబట్టి సెట్ మెంబెర్స్ ఎవరూ దీనికి సమానంగా ఉండలేరు అంటే ఇది ఆ సెట్లో లేదు అయితే అదే లాజిక్ ను ఉపయోగించి మీరు all కీ సమానమని పరిగణిస్తే అది in కి సమానం కాదు ఇవి కేవలం గుర్తుంచుకోవలసిన రెండు ముఖ్యమైన విషయాలు దీని ద్వారా వెళుతుంది కానీ ఈ రెండూ సాగవు ఈ రెండూ సమానమైనవి ఖాళీ సెట్లో కొంచెం సమస్య ఉంది మరియు తదుపరి పేజీకి వెళ్దాం కాబట్టి ఖాళీ సెట్ లో సమస్య ఉంది కాబట్టి ఖాళీ సెట్ అంటే ఏమిటి ఎలా కాబట్టి ఒక సెట్ ఖచ్చితంగా ఖాళీగా ఉంటుంది మరియు దీనితో పరీక్షించవచ్చు కాబట్టి అక్కడ ఒక ఆపరేటర్ exists ఉంది ఇది సెట్లో ఎలిమెంట్ ఉందో లేదో పరీక్షిస్తుంది ఇది సెట్ ఖాళీగా ఉందో లేదో తెలుపుతుంది కాబట్టి exists r ఉంది ఇది తప్పనిసరిగా సమానం అని పరిగణించండి r అనేది నల్ సెట్తో సమానం కాదు ఇది ఈ విషయం కాంప్లిమెంటరీ exists r లేదు ఇది r అని చెప్పడానికి సమానం r అనేది 𝜙 కు సమానంగా ఉందా సమానంగా లేదా మరలా దీనిని వివిధ సెట్ కార్యకలాపాలలో ఉపయోగించవచ్చు ఖాళీ సెట్ మాదిరిగానే సెట్లలో డూప్లికేషన్ ఉండవచ్చు ఎందుకంటే SQL మల్టీ సెట్లను ఉపయోగిస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి ఒక సెట్లోని డూప్లికేషన్ ని ఈ ఆపరేటర్ ద్వారా పరీక్షించవచ్చు ఇది unique ఆపరేటర్ కాబట్టి అందులో unique ఉందో లేదో పరీక్షించండి కాబట్టి మీరు unique r అని పరిగణిస్తే మీరు దానిని పరీక్షిస్తున్నారనే అర్థం సెట్ r లోని అన్ని టపుల్స్ ప్రత్యేకమైనవి లేదా కాదా ఇది క్రింది పద్ధతిలో వ్రాయవచ్చు ఆపై unique లేదు అంటే కనీసం ఒక టపుల్ t ఉంది ఇది డూప్లికేట్ చేయబడింది కాబట్టి దాని అర్థం కాబట్టి డూప్లికేషన్ ఎలా జరుగుతుంది ఒక పర్టికులర్ బ్రాంచ్ లో అత్యధికంగా ఒక అకౌంట్ ఉన్న కస్టమర్ల పేర్లను కనుగొనడం వంటి ఉదాహరణలలో డూప్లికేషన్ ఉపయోగపడుతుంది ఆ కస్టమర్ కోసం మీరు నిర్దిష్ట బ్రాంచ్లోని అన్ని అకౌంట్ లను కనుగొని కస్టమర్ పేరు డూప్లికేట్ చేయబడిందా లేదా అని మీరు పరీక్షిస్తున్నారు అది కాకపోతే మీరు దాన్ని తిరిగి ఇవ్వండి లేకుంటే మీరు అలా చేయనవసరం లేదు కాబట్టి ఇది చేయవలసిన మార్గం మరియు SQL లో పూర్తి చేయడానికి ఈ రకమైన ఆపరేటర్ని ఉపయోగించి సెట్లను స్పష్టంగా సూచించ వచ్చు కాబట్టి ఇది ఈ మూడు విషయాలతో కూడిన సెట్ 11 22 33 కాబట్టి దేనినైనా పరీక్షించవచ్చు ఒక నిర్దిష్ట అకౌంట్ నంబర్ ఈ లోపల ఉందా లేదా అని ఎవరైనా పరీక్షించవచ్చు ఇది SQL ఫార్మాట్ యొక్క ప్రాథమిక ఆలోచన కాబట్టి ఈ SQL ఫార్మాట్ ని హైలైట్ చేయనివ్వండి ఇది తప్పనిసరిగా 6 క్లాజుల వరకు ఉంటుంది అవి నెస్టెడ్ లో ఉండవచ్చు మరియు ఇవి 6 క్లాజులు SELECT FROM ఈ రెండూ తప్పనిసరి మరియు వేరేవి అక్కడ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరియు అది తప్పనిసరిగా ఈ ప్రత్యేక క్రమంలో పేర్కొనబడాలి SELECT FROM WHERE GROUP BY HAVING ORDER BY కాబట్టి ఇది SELECT అనునది తప్పనిసరిగా ఒక ప్రత్యేక అట్ట్రిబ్యూట్ పై ఉంటుంది ఇది అట్ట్రిబ్యూట్ జాబితా యొక్క సారాంశం FROM అనేది రిలేషన్ జాబితా WHERE అంచనా వేయబడింది Group By మళ్లీ అట్ట్రిబ్యూట్ జాబితా Having అనునది గ్రూప్ పరిస్థితిగ్రూప్ అంచనా మరియు Order By మళ్లీ అట్ట్రిబ్యూట్ జాబితా ఇది సింటాక్స్ అని గమనించండి SQL క్వరీ తప్పనిసరిగా ఈ సింటాక్స్ లో జరగాలి అయితే ఇది ఎగ్జిక్యూషన్ ఆర్డర్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ క్రింది 6 క్లాజులతో ఒక నిర్దిష్ట SQL క్వరీ ప్రశ్నించబడుతుందని అనుకుందాం ఇప్పుడు క్వరీ ఏమిటంటే డేటాబేస్ ఇంజిన్ దాన్ని ఎలా పరిష్కరిస్తుంది ఇది ముందుగా ఎంపిక చేస్తుందా అది నిజంగా కుదరదు ఎందుకంటే FROM అని తెలుసు FROM ఏ సంబంధం నుండి రావాలి అనేది తెలియకపోతే అది చేయలేము కాబట్టి ఈ 6 క్లాజులలో ఇది సింటాక్స్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ వలె ఉండదు ప్రాథమిక SQL క్వరీ యొక్క 6 క్లాజుల ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఏమిటో గుర్తించడానికి ఒక అభ్యాసంగా నేనుమీకు వదిలివేస్తున్నాను కాబట్టి డిరైవ్డ్ రిలేషన్స్ అని పిలవబడే మరొకదానికి మనం ముందుకు వెళ్దాం కాబట్టి డిరైవ్డ్ రిలేషన్స్ క్వరీ మధ్యలో ఉపయోగించబడేది ఒక నెస్టెడ్ క్వరీ మొదలైనవి అలాగే ఈ ప్రత్యేక ఉదాహరణను తీసుకుందాం మనము దానిని ఎలా పరిష్కరిస్తాము ఈ క్రింది పద్ధతిలో చేయవచ్చు ఇది ఎలా పరిష్కరించ బడుతుందో చూద్దాం ముందుగా మనం ఇన్నర్ క్వరీ ను చూద్దాం ఇన్నర్ క్వరీ తప్పనిసరిగా బ్రాంచ్ నేమ్ మరియు ఆ బ్రాంచ్ నేమ్ యొక్క సగటు బ్యాలెన్స్ని ఎంచుకుంటుంది కనుక ఇది బ్రాంచ్ నేమ్ ద్వారా గ్రూప్ చేయబడింది ప్రతి బ్రాంచ్ నేమ్ కు అది సగటు బ్యాలెన్స్ని కనుగొంటుంది ఇప్పుడు ఈ క్వరీ కు సమాధానం బ్రాంచ్ యావరేజ్ అనేది డిరైవ్డ్ రిలేషన్స్ ఈ క్వరీ సమాధానానికి ఇది కొత్త పేరు ఇది branch avg అట్ట్రిబ్యూట్స్ నేమ్ bname మరియు avg bal కాబట్టి మేము తప్పనిసరిగా ఆ విషయాన్ని పేరు మారుస్తున్నాము కాబట్టి ఈ క్వరీ ఇప్పుడు కింది ఫార్మాట్ అవుతుంది SELECT bname avg bal FROM branch avg WHERE avg bal 1000 కాబట్టి FROM బ్రాంచ్ యావరేజ్ నుండి SELECT బ్రాంచ్ నేమ్ యావరేజ్ బ్యాలెన్స్ ఇది మనము ఉపయోగిస్తున్నది ఇక్కడ యావరేజ్ బ్యాలెన్స్ 1000 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి రిలేషన్ ఉంది ఎందుకంటే ఈ రిలేషన్ క్వరీ సమాధానంలో భాగంగా ఉద్భవించింది మొదట ఈ రిలేషన్ ను డిరైవ్ చెసాము తర్వాత అది ఔటర్ క్వరీ లో ఉపయోగించబడుతుంది మరియు దీని సింటాక్స్ లోకి వెల్దాము SQL లో WITH క్లాజు ఉంది ఇది టెంపరరీ రిలేషన్ ను నిర్వచిస్తుంది కాబట్టి మీరు with తో నిర్వచించవచ్చు కాబట్టి మీరు ఇతర క్వరీ లను వ్రాయవచ్చు ఇక్కడ SELECT FROM WHERE మొదలైనవి కాబట్టి అది SQL యొక్క క్వరీభాగాన్ని పూర్తి చేస్తుంది కాబట్టి అన్ని క్వరీ భాగాలను కవర్ చేసాము తరువాత అప్ డేటింగ్ ను కవర్ చేస్తాము కాబట్టి ఇన్స ర్షన్ డిలిషన్ మరియు అప్ డేటింగ్ SQL లో టపుల్స్ని ఎలా మోడిఫై చేయాలి